ఈ యూనిట్లో సర్క్యూట్ అనాలిసిస్ కు ఉపయోగపడే కొన్ని సర్క్యూట్ సిద్ధాంతాలను చూస్తాము ఇవి ఇతర సర్క్యూట్ సిద్ధాంతాలను పొందడానికి ఉపయోగపడతాయి మరియు కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల సర్క్యూట్ అనాలిసిస్ లను చాలా సులువుగా చేస్తాయి మరియు కొన్ని సిద్ధాంతాలు ఒక పెద్ద సర్క్యూట్ను సాధారణ సర్క్యూట్గా మార్చడానికి కూడా ఉపయోగించబడతాయి మనం ముందు ముందు ఈ విషయాలన్నీ చూద్దాము ఇప్పటికే ఉపయోగించిన సూపర్ పొజిషన్ సిద్ధాంతం ను మొదటగా చూద్దాం నేను ఇంతకు ముందు చెప్పినది ఏమిటంటే మన దగ్గర ఇండిపెండెంట్ సోర్స్ లు మరియు లీనియర్ కాంపోనెంట్స్ ఉంటే ఇండిపెండెంట్ సోర్సెస్ లను ఒక్కొక్కటిగా తీసుకొని వాటిలో ఒక దానిని యాక్టివ్ గా ఉంచి మరియు మిగిలిన వాటి విలువలను '0' కి సెట్ చేయడం ద్వారా సర్క్యూట్కు పరిష్కారం కనుగొనవచ్చు ఒక్కొక్క సోర్స్ పనిచేస్తున్నప్పుడు పరిష్కారం కనుగొని వాటినన్నిటినీ కలపడం ద్వారా ఇండిపెండెంట్ సోర్సెస్ అన్ని పని చేస్తున్నప్పుడు కావలసిన పరిష్కారం లభిస్తుంది ఇప్పుడు సాధారణ అనాలిసిస్ ఆధారంగా మేము నోడల్ అనాలిసిస్ లేదా మెష్ అనాలిసిస్ వంటివి చేసాము ఇప్పుడు నేను దీనిని కూడా సులభంగా చేయవచ్చు అని రుజువు చేయబోతున్నాను మేము ముందుగా నోడల్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఉపయోగించిన ఈ సర్క్యూట్ ను తీసుకుందాం దీనిలో రెండు కరెంట్ సోర్స్లు మరియు ఒక ఓల్టేజ్ సోర్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు దీని అనాలిసిస్ చూడాలంటే ఇండిపెండెంట్ ఓల్టేజ్ సోర్స్ లతో నోడల్ అనాలసిస్ చేసిన పాఠాన్ని చూడండి కాబట్టి నేను ఇప్పటికే పొందిన ఫలితాలను ఇక్కడ ఉపయోగించబోతున్నాను కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ మూడు సోర్స్ లను చూడవచ్చు కరెంట్ సోర్స్ II ఓల్టేజ్ సోర్స్ V 0 మరియు ఇంకొక కరెంట్ సోర్స్ I2 ఇప్పుడు దీనికి నోడల్ అనాలసిస్ చేస్తే మనకు ఈ సమీకరణాలు వస్తాయి ఇది G మ్యాట్రిక్స్ తెలియని నోడ్ ఓల్టేజ్ వెక్టార్ ఇండిపెండెంట్ సోర్స్ వెక్టార్ కి సమానం అవుతుంది నోడల్ అనాలసిస్ చేస్తున్నప్పుడు నేను చెప్పిన విధంగా నేను ఈ సోర్స్ వెక్టార్ ను I తో సూచించినప్పటికీ ఇది ఓల్టేజ్ మరియు కరెంట్ రెండింటిని కలిగి ఉంది ఇప్పుడు నేను ఈ సర్క్యూట్ను ఉదాహరణగా తీసుకున్నాను అన్ని సందర్భాలలో సమీకరణాల కూర్పు G తెలియని వెక్టర్ సోర్స్ వెక్టర్ రూపంలో ఉంటుంది కాబట్టి మనం తెలియని నోడ్ ఓల్టేజ్ వెక్టర్ V కోసం G ని విలోమం చేయడం ద్వారా పరిష్కరించవచ్చు V G 1 I ఈ ప్రత్యేక సందర్భం కోసం ఈ సోర్స్ వెక్టర్ని తీసుకొని దీనిని వ్రాస్తాను కాబట్టి తెలియని నోడ్ ఓల్టేజ్ల పరిష్కారం ఈ సమీకరణం ద్వారా పొందవచ్చు మరియు ఇక్కడ సోర్స్ వెక్టర్ను ఇలా స్పష్టంగా వ్రాస్తాను ఇప్పుడు ఈ వెక్టార్ I ను ఇలా రాయవచ్చు I I1 0 0 0 V0 0 0 0 I2 ఈ మొత్తం G 1 X కుడి చేతి వైపు ఉన్న ఈ మ్యాట్రిక్స్ ల మొత్తానికి సమానం అవుతుంది ముఖ్యంగా మేము ఈ మొత్తాన్ని కనుగొని మరియు ఈ మొత్తాన్ని ఎడమ వైపున G విలోమంతో గుణిస్తే అది G 1 × సోర్స్ వెక్టర్ అవుతుంది ఇప్పుడు నోడ్ ఓల్టేజ్ V యొక్క పూర్తి పరిష్కారం పొందడానికి నేను ప్రతి పదాలను విస్తరించి దీనిని ఇది ఇది మరియు దీని మొత్తంగా రాస్తాను ఇప్పుడు ప్రతి పదం పరిశీలిస్తే ముందుగా ఈ ఒక్క దాన్ని తీసుకుందాం ఇది G 1 X I1 0 0 సాధారణంగా ఈ మొత్తం పదానికిమొదటిది I1 విలువ సున్నా కానప్పుడు V0 మరియు I1 రెండూ సున్నా అయినప్పుడు మాత్రమే దీనికి సమాధానం ఉంటుంది మరోలా చెప్పాలంటే కరెంటు సోర్స్ I1 ఒకటే యాక్టివ్ గా ఉండి మిగిలిన సోర్సెస్ డీఆక్టివేట్ అయినప్పుడు మాత్రమే దీనికిమొదటిది పరిష్కారం దొరుకుతుంది అదే విధంగా కేవలం ఓల్టేజ్ సోర్స్ ఒకటే యాక్టివ్ గా ఉండి మిగిలిన సోర్సెస్ డీఆక్టివేట్ అయినప్పుడు ఇదిరెండవది పరిష్కారం అవుతుంది మీరు ఈ సాధారణ పరిష్కారం కోసం I1 0 I2 0 చేసి పూర్తి పరిష్కారాన్ని కనుగొనవచ్చు అదేవిధంగా మూడవ దానికోసం I1 0 V0 0 చేసి I2 ఒకటే యాక్టివ్ గా ఉంచాలి ఈ సందర్భంరెండవలో I2 మాత్రమే యాక్టివ్ గా మరియు ఈ సందర్భంమూడవలో V0 మాత్రమే యాక్టివ్ గా ఉంచాలి కాబట్టి మూడు సోర్సెస్ I1 V0 మరియు I2 కలిసి పనిచేసినప్పుడు వచ్చే పూర్తి పరిష్కారం ఒక్కొక్క సోర్స్ పని చేసినప్పుడు అనగా ఇది I1 ఒకటేయాక్టివ్ గా ఉండి మిగిలినవి రెండూ డీఆక్టివేట్ అయినప్పుడు వచ్చే పరిష్కారం V0 ఒక్కటే యాక్టివ్ గా ఉండి మిగిలిన రెండూ డీఆక్టివేట్ అయినప్పుడు వచ్చే పరిష్కారం I2 ఒకటే యాక్టివ్ గా ఉండి మిగిలిన రెండూ డీఆక్టివేట్ అయినప్పుడు వచ్చే పరిష్కారాల యొక్క మొత్తం కూడిక కి సమానం ఇదే సూపర్ పొజిషన్ సిద్ధాంతం యొక్క నిర్వచనం ఇది అన్ని సోర్సెస్ యాక్టివ్ గా ఉన్నప్పుడు వచ్చే పరిష్కారం ఇది I 1 మాత్రమే యాక్టివ్ గా ఉన్నప్పుడు పరిష్కారం ఇది V0 మాత్రమే యాక్టివ్ గా ఉన్నప్పుడు పరిష్కారం చివరగా ఇది I 2 మాత్రమే యాక్టివ్ గా ఉన్నప్పుడు పరిష్కారం కాబట్టి అన్ని సోర్సెస్ యాక్టివ్ గా ఉన్నప్పుడు వచ్చే పరిష్కారం I1 మాత్రమే యాక్టివ్ గా ఉన్న పరిష్కారం V0 మాత్రమే యాక్టివ్ గా ఉన్న పరిష్కారం I2 మాత్రమే యాక్టివ్ గా ఉన్న పరిష్కారాల మొత్తానికి సమానం ఇదే సూపర్ పొజిషన్ సిద్ధాంతం ప్రాథమికంగా ఇది సమీకరణాల యొక్క లీనియారిటీ యొక్క ఫలితం ఈ సందర్భంలో మేము మూడు వెక్టర్ల మొత్తాన్ని గుణించే మ్యాట్రిక్స్ ను ఒక్కొక్క వెక్టర్లను గుణించే మ్యాట్రిక్స్ ల యొక్క మొత్తంగా విస్తరించి రాసాము కాబట్టి సర్క్యూట్ సంబంధించిన సమీకరణాలు సరళంగా ఉండడమే సూపర్ పొజిషన్ ఇప్పుడు దీని యొక్క ఉపయోగం ఏమిటి ఇది అనాలసిస్ ను సరళీకరిస్తుంది సర్క్యూట్ లో మూడూ సోర్సెస్ పనిచేస్తున్నప్పుడు పరిష్కరించే కన్నా మీరు ఒక సమయంలో ఒక సోర్స్ మాత్రమే యాక్టివ్ చేసి విశ్లేషించి ఆ పరిష్కారాలను కూడాలి ఇప్పుడు నేను మూడు సోర్సెస్ కలిగిన ఒక నిర్దిష్ట సర్క్యూట్ ఉదాహరణగా తీసుకుని విశదీకరించాను మీరు ఇంకా పరిశీలిస్తే ఒక స్వతంత్రమైన సోర్స్ వెక్టార్ ఉన్నప్పుడు ఎల్లప్పుడు వివిధ సోర్స్ వెక్టార్ ల మొత్తముగా దీనిని చూపవచ్చు ప్రతి సోర్స్ వెక్టర్లో కేవలం ఒక సోర్స్ మాత్రమే '0' కాకూడదు అప్పుడు మీరు సరిగ్గా అదే ఫలితాన్ని పొందుతారు మీకు వీలైతే ఇక్కడ ఉన్న సమస్య కాకుండా ఒక సాధారణ సమస్య తీసుకుని దానికి పూర్తిగా నిరూపణ చేయండి ఇక్కడ చూపించిన విధానం అన్ని సర్క్యూట్లకు ఖచ్చితంగా వర్తిస్తుంది మెష్ అనాలసిస్ ఉపయోగించి కూడా మీరు అదే నిరూపణ చేయగలరు ఇక్కడ అనాలసిస్ విధానం ముఖ్యం కాదు సర్క్యూట్ సంబంధించిన సమీకరణాల యొక్క సరళీకృత ముఖ్యం సర్క్యూట్లో ఇండిపెండెంట్ సోర్స్ లు మరియు సరళమైన మూలకాలు ఉన్నప్పుడు మనం సమీకరణాలను వేరియబుల్స్లో సరళంగా ఉండే పదాల యొక్క సమితి ఆ ఇండిపెండెంట్ మూలాల కలయిక అయిన కొన్ని పదాలకు సమానమవుతుంది ఈ సమీకరణాలు సరళంగా ఉన్నందున మీకు ఈ సూపర్ పొజిషన్ లక్షణం వర్తిస్తుంది మనం మూడు ఇండిపెండెంట్ సోర్స్ లు కలిగి ఉన్న నోడ్ ఓల్టేజ్ వెక్టర్ కి పరిష్కారం చూశాము ఈ పరిష్కారం వీటి మొత్తం గా ఉంది I 1 మాత్రమే యాక్టివ్ గా మిగిలిన రెండూ '0' V 0 మాత్రమే యాక్టివ్ గా మిగిలిన రెండూ '0' I 2 మాత్రమే యాక్టివ్ గా మిగిలిన రెండూ '0' ఇది సూపర్ పొజిషన్ సిద్ధాంతం నేను చెప్పినట్లుగా ఈ ప్రత్యేక సర్క్యూట్ లేదా మూడు సోర్సెస్ మాత్రమే కాదు మన సర్క్యూట్లో ఎన్ని సోర్సెస్ అయినా ఉండవచ్చు మీరు ఫలితాలను సూపర్పోజ్ చేయవచ్చు మీకు సర్క్యూట్లో నోడ్ ఓల్టేజ్ లేదా ఏదైనా ఓల్టేజ్ లేదా కరెంట్ అన్ని వోల్టేజీలు మరియు కరెంట్ లను సూపర్ పొజిషన్ ఉపయోగించి పొందవచ్చు ఇది నోడు ఓల్టేజ్ వెక్టార్ దీని నుంచి అన్నీ ఓల్టేజి మరియు కరెంట్ లను సూపర్ పోజ్ చేయవచ్చు ఇవి ఒక సాధ్యమైన రుజువు ఎందుకంటే మీరు అనేక విధాలుగా సరళ సమీకరణాల కి సూపర్పొజిషన్ వరిస్తుందని నిరూపించగలరు ఇప్పుడు నేను ఇక్కడ హైలైట్ చేయదలిచిన మరో విషయం ఏమిటంటే మీరు ఈ విడి విడి పరిష్కారాలను చూస్తే ఇది మూడు సంఖ్యల వెక్టర్ వెక్టర్ పొడవు మూడు గా ఉంది సాధారణ రూపంలో G 1 యొక్క విలువ మనం తీసుకుంటే దానిలో మూలకాలు వరుసగా r11 r12 r13 r21 r22 r23 r31 r32 r33 ఇప్పుడు మీరు G 1 I1 0 0 ని కనుగొంటే ఇది మొదటి నిలువు వరుసలో అన్ని సంఖ్యలను తీసుకుంటుంది అప్పుడు మనకు r 11 I 1 r 21 I 1 r 31 I1 వస్తుంది ఇది వెక్టర్ I1 ఒకటే యాక్టివ్ గా ఉండడం వల్ల వచ్చిన ప్రతిస్పందన నేను ఇక్కడ ప్రస్తావించదలిచిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది I 1 కి అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి సర్క్యూట్లో మీకు ఒకే ఇండిపెండెంట్ సోర్స్ ఉంటే అప్పుడు సర్క్యూట్లో ఎక్కడైనా ఓల్టేజ్ లేదా కరెంట్ యొక్క ప్రతిస్పందన ఆ ఇండిపెండెంట్ సోర్స్ కి అనులోమానుపాతంలో ఉంటుంది ఇప్పుడు మూడు ఓల్టేజ్ ల వెక్టర్ V1 V2 V3 ని మీరు చూడవచ్చు V1 అనేది I1 కి అనులోమానుపాతంలో ఉంది V2 అనేది I1 కి అనులోమానుపాతంలో ఉంది V3 అనేది I1 కి అనులోమానుపాతంలో ఉంది I1 అనేది స్వతంత్రంగా పనిచేస్తుంది ఒక్కగానొక్క ఇండిపెండెంట్ సోర్స్ ఉన్నప్పుడు సర్క్యూట్లో ప్రతి ఓల్టేజ్ కానీ లేదా కరెంటు రెస్పాన్స్ ఎక్సుటేషన్ కి అనులోమానుపాతంలో ఉంటుంది అదేవిధంగా V0 అనేది స్వతంత్రంగా పనిచేస్తున్నప్పుడు మనకు ప్రతిస్పందన V0 అనులోమానుపాతంలో ఉంటుంది చివరగా I2 అనేది స్వతంత్రంగా పనిచేస్తున్నప్పుడు ప్రతిస్పందన I2 అనులోమానుపాతంలో ఉంటుంది వివరంగా చెప్పాలంటే లీనియర్ సర్క్యూట్లో మనకు ఒకే ఇండిపెండెంట్ సోర్స్ ఉంటే దీని అర్థం ఇండిపెండెంట్ సోర్స్ కాకుండా అన్ని మూలకాలు లీనియర్ గా ఉంటాయి ఇవి లీనియర్ మూలకాలు R రెసిస్టర్లు మరియు కంట్రోల్డ్ సోర్స్ లు కెపాసిటర్లు మరియు ఇండక్టర్లు కూడా లీనియర్ గా ఉంటాయి కానీ వాటి యొక్క పరిష్కారం కొద్దిగా భిన్నంగా ఉంటుంది వాటి గురించి మనం ఇప్పుడు చూడటం లేదు లీనియర్ సర్క్యూట్లో ఒక ఇండిపెండెంట్ సోర్స్ ఉన్నప్పుడు ఓల్టేజీ లేదా కరెంటు ప్రతిస్పందన ఆ సోర్స్ యొక్క విలువకు అనులోమానుపాతంలో ఉంటుంది మీకు బహుళ సోర్సెస్ ఉంటే ఓల్టేజీ లేదా కరెంటు యొక్క అన్ని ప్రతిస్పందనలు సోర్సులు యొక్క లీనియర్ కాంబినేషన్ కు సమానం అవుతుంది ప్రత్యేక వేరియబుల్ నోడ్ ఓల్టేజ్ V1 r11 V0 r13 I2 ఇది I1 V0 మరియు I2 ల యొక్క లీనియర్ కలయిక వివిధ రాశులకు అనుపాత స్థిరాంకాలు భిన్నంగా ఉంటాయి ఇతర రాశులను ఏవైనా తీసుకుంటే రెండవ నోడ్ ఓల్టేజ్ V 2 r 21 I1 r 22 I2 ఇది కూడా I1 V0 మరియు I2 ల యొక్క లీనియర్ కలయిక ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి మీకు బహుళ సోర్సెస్ ఉంటే సర్క్యూట్లోని ప్రతి రాశి ఇక్కడ రాశి అంటే ఓల్టేజ్ మరియు కరెంట్ మాత్రమే పవర్ కాదు ప్రతి ఒక్కటి అన్ని ఇండిపెండెంట్ సోర్సులు విలువల యొక్క లీనియర్ కలయిక గా ఉంటుంది కాబట్టి కొన్ని పరిస్థితులలో కొన్ని సర్క్యూట్ల పరిష్కారం కనుగొనడానికి మీరు ఈ సిద్ధాంతాన్ని ఉపయోగించవచ్చు